f యొక్క ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ను మనము కనుగొనాలనుకుంటున్నాము ఇక్కడ f ను క్రింది విధముగా నిర్వచించబడింది fx0 0xa 1 axb 0 xb మరియు దీనిని ఉపయోగించి మనము 0cos aα cos bα sin αx dα యొక్క విలువను కనుగొందాము

మనము 1x ఫంక్షన్ యొక్క ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ను కనుగొనాలనుకుందాము

ఇప్పుడు ఈ సమస్య నుండి ఒక ప్రత్యేక సందర్భంను చూద్దాము a 12 ని మనము తీసుకుందాము అప్పుడు మనకు Fe x22e 22 అందువలన e x22 యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ మరేమీ కాదు అదే ఫంక్షన్ అవుతుంది ఇచ్చిన ట్రాన్స్ఫర్మేషన్నకు సంబంధించి ఈ రకమైన ఫంక్షన్ లను స్వీయ పరస్పరం అంటారు ఇక్కడ e x22 ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ నకు సంబంధించి స్వీయ పరస్పర సంబంధం కలిగి ఉంటుంది ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ నకు సంబంధించి ఈ ఫంక్షన్ స్వీయ పరస్పర సంబంధం కలిగి ఉంటుంది అనగా Fce x22e 22 ఇప్పుడు ఈ సమస్యను చూద్దాం ఇక్కడ మనము xe x22 ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ కింద స్వీయ పరస్పరం అని చూపించాలి ఎలా నిరూపించాలో మనము దీన్ని చూద్దాం

కాబట్టి మనకు Fsxe x22α20e x22cos αx dxαFce x22αe 22 అందువలన ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ నకు సంబంధించి ఈ ఫంక్షన్ స్వీయ పరస్పరం తరువాత ఒక సరి ఫంక్షన్ కోసం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ మరియు ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఎల్లప్పుడూ ఒకేలా ఉంటాయని మేము నిరూపించాలనుకుంటున్నాము నిర్వచనం నుండి మనకు FfxF12π ∞fxeiαxdx ఇప్పుడు eiαxcos αx isin αx ని ఉపయోగించి పై ఇంటిగ్రల్ను మనం విడదీయవచ్చు F12π ∞fxcos αx dxi2π ∞fxsin αx dx f ఒక సరి ఫంక్షన్ కాబట్టి fxαx కూడా ఒక సరి ఫంక్షన్ మరియు fxαx ఒక బేసి ఫంక్షన్ అందువలన ఇంటిగ్రేషన్ యొక్క ప్రాపర్టీ ని ఉపయోగించి రెండవ ఇంటిగ్రల్ కూడా అదృశ్యమవుతుంది మరియు F α అవుతుంది ∴FfxF22π0fxcos αx dx20fxcos αx dx Fcfx అందువల్ల నిరూపించబడింది